58 వ లెక్చర్ కి స్వాగతం ఇక్కడ మనం సజాతీయత లేని లీనియర్ ఈక్వేషన్స్ పరిష్కారం గురించి మాట్లాడుతాము ప్రత్యేకించి ప్రత్యేకమైన సమగ్రతను అంచనా వేయడానికి ప్రత్యేకమైన సమగ్ర మరియు పరిష్కార పద్ధతుల కోసం చూస్తాము చివరి లెక్చర్లో స్థిరమైన గుణకంతో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కాంప్లీమెంటరీ ఫంక్షన్ ను ఎలా పొందాలో మనం ఇప్పటికే చూశాము ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని కనుగొనటానికి మనం కాంప్లీమెంటరీ ఫంక్షన్ ను కనుగొనవలసి ఉంది మరియు ప్రత్యేకమైన సమగ్రతను కనుగొనవలసి ఉంది మరియు మనం రెండింటినీ జోడించినప్పుడు సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పై ఇచ్చిన సాధారణ పరిష్కారాన్ని పొందుతాము కాబట్టి నేటి లెక్చర్లో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క నిర్దిష్ట పరిష్కారాన్ని ఎలా కనుగొనాలి అనే దానిపై దృష్టి ఉంటుంది కాబట్టి ఇచ్చిన ఆపరేషనల్ రూపంలో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకు ఈ fDyX ను కలిగి ఉంటుంది X అనేది చిన్న x యొక్క ఫంక్షన్ మరియు ఇక్కడ ఈ వ్యక్తీకరణ ఈ fD చేత వ్రాయబడింది ఇది మునుపటి లెక్చర్లో ఇప్పటికే చర్చించబడింది కాబట్టి ఈ ఈక్వేషన్ యొక్క నిర్దిష్ట సమగ్ర త లేదా ఈ ఈక్వేషన్ యొక్క ఒక నిర్దిష్ట పరిష్కారం మనం ఇక్కడ 1fDX లాగా సూచిస్తాము కాబట్టి ఈ 1fD విలోమ ఆపరేటర్ లాంటిది ఈ ఈక్వేషన్ కు మనం ఇక్కడ గుణించాలి మరియు తరువాత ఈ y ని నేరుగా ఇక్కడ ఒక పరిష్కారం 1fD మరియు ఈ X గా పొందుతాము మరియు X యొక్క ఫంక్షన్ అయిన ఫంక్షన్ X లో ఈ 1fD ను ఎలా ఆపరేట్ చేయాలో ఇక్కడ చూద్దాం ఈ fD ను విలోమ ఆపరేటర్ అని పిలుస్తారు మరియు ఇక్కడ చర్చించిన ఆలోచన fD కావచ్చు ఈ D 1D 2⋯ పరంగా వ్యక్తీకరించబడింది ఇక్కడ ఈ ఆల్ఫాలు సహాయక ఈక్వేషన్ యొక్క మూలాలు కాబట్టి ఈ పదం 1fD X మరియు ఈ fD లో వ్రాయడానికి ప్రత్యేకమైన సమగ్రమైనది ఈ D α యొక్క ఉత్పత్తి తప్ప మరొకటి కాదు కాబట్టి మనం ఇక్కడ ఇలా వ్రాసాము 1D 11D 21X మనం మొదట చర్చిస్తున్న ఈ ప్రత్యేకమైన సమగ్రతను కనుగొనటానికి ఇది సాధారణ పద్ధతి తరువాత మనం ఈ X యొక్క కొన్ని ప్రత్యేక రూపాల కోసం వెళ్తాము మరియు అవి కొన్ని ప్రత్యక్ష మూల్యాంకన పద్ధతులుగా ఉంటాయి తరువాత కూడా చర్చించబడతాయి ఇక్కడ 1D aXeaxXe axdx సమగ్ర పరంగా ఈ ఫలితం మనకు ఎలా లభిస్తుందో చూడటానికి ఇక్కడ ఈ y1D aX ను అనుమతించనివ్వాలి కాబట్టి ఈ y1D aX మరియు మనం వాస్తవానికి y ఏమిటో కనుగొంటుంది

I కి C 0 గా తీసుకోవచ్చు ⟹yeaxXe axdxCeax ఇక్కడ ఒక గమనిక ఈ సమైక్యత స్థిరాంకం ముఖ్యం కాదు మరియు మనం ఈ సమైక్యత స్థిరాంకాన్ని 0 గా సెట్ చేయవచ్చు కారణం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఈక్వేషన్ యొక్క నిర్దిష్ట పరిష్కారాన్ని ఎలా కనుగొనాలో చర్చిస్తున్నాము కాబట్టి ప్రత్యేకమైన పరిష్కారాన్ని కనుగొనేటప్పుడు ఈ స్థిరాంకం యొక్క స్థిరాంకం కూడా మనకు అక్కరలేదు C యొక్క ఏదైనా విలువకు అది పరిష్కారం అవుతుంది కాబట్టి మనం ఒక నిర్దిష్ట పరిష్కారం కోసం చూస్తున్నాము ఆ సందర్భంలో మనం ఈ C ని 0 కి మాత్రమే సెట్ చేయవచ్చు మీరు ఉంచాలని మరియు కొనసాగించాలనుకుంటే చివరకు ఇచ్చిన సజాతీయత కాని సాధారణ పరిష్కారాన్ని కనుగొనడానికి మనం కాంప్లీమెంటరీ ఫంక్షన్ లో చేర్చుతాము ఈక్వేషన్ ఆ సందర్భంలో మనం కాంప్లీమెంటరీ ఫంక్షన్ లో కనిపించిన స్థిరాంకాలకు ఈ స్థిరాంకం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఇక్కడ ముఖ్యం కాదు మనం ఏదైనా విలువను సూత్రప్రాయంగా కేటాయించవచ్చు కానీ సరళమైన కేసు ఏమిటంటే మనం ఈ C ని 0 కి కేటాయించాము ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క ఈ పరిష్కారం కాబట్టి ⟹yeaxXe axdxCeax ఈ స్థిరాంకం 0 అయినప్పుడు ఈ పదం అదృశ్యమవుతుంది మరియు ప్రాథమికంగా ఈ 1D aXy యొక్క విలువను పొందుతాము కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైనది ముఖ్యమైన సమగ్రతను కనుగొనడానికి ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ X అనే ఫంక్షన్పై మనం D a ను వర్తింపజేసినప్పుడు దాని విలువ eaxXe axdx తప్ప మరొకటి కాదు మనం ఇక్కడ 0 కి చెప్పినప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన పరిష్కారం కాబట్టి ఈ 1D aX యొక్క ఈ ప్రత్యేక పరిష్కారాన్ని మనం పొందవచ్చు సరళమైన సందర్భంలో ఇది తక్షణం కోసం ఇక్కడ పరిగణించదగినది a0 కాబట్టి ఈ ఫలితం ఏమి సూచిస్తుంది మనం దీనిని a0 గా సెట్ చేసినప్పుడు X లో పనిచేసే 1 పైన D కి సమానమైన ఫలితం ఏమిటి కాబట్టి a0 ఇది ఇక్కడ 1 మరియు ఇది కూడా 1 కాబట్టి మనం కేవలం సమగ్ర X dx ను పొందుతున్నాము మరియు D అనేది డిఫరెన్షియల్ ఆపరేటర్ ఈ 1DX అని మనకు తెలుసు 1D అనేది సమగ్ర ఆపరేటర్ లాంటిది కాబట్టి ఇది ఖచ్చితంగా dx కంటే ఈ X యొక్క సమగ్రమైనది కాబట్టి 1DX చిన్న x కి సంబంధించి ఈ X యొక్క సమగ్రమైనది తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది 1 కంటే ఎక్కువ D కాకుండా ఇక్కడ 1D aX ను కలిగి ఉంది మరియు విలువ eaxXe axdx కాబట్టి ఈ లెక్చర్ కి ఇప్పుడు ఇది చాలా ముఖ్యం D2a2ysec ax ను గణించడానికి మనం ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి మనకు ఇక్కడ ఏమి ఉంది మొదట మనం కాంప్లీమెంటరీ ఫంక్షన్ ను కనుగొనాలి మరియు దాని కోసం మనకు ఈ ఈక్వేషన్ ఇక్కడ సహాయక ఈక్వేషన్ అవసరం కాబట్టి ఈ సందర్భంలో సహాయక ఈక్వేషన్ m2a2 అవుతుంది మరియు మనకు మూలాలను ±ai ఈ సంక్లిష్ట సంయోగం వలె పొందుతాము మరియు తరువాత పరిష్కారాలను ఎలా వ్రాయాలో మనకు తెలుసు కాబట్టి ఇది eai లాంటిది ఇది e0x మరియు తరువాత మనకు c1cos ax c2sin ax ఉంది ఈ కుడి వైపు 0 కి సెట్ చేయబడినప్పుడు అది సజాతీయ ఈక్వేషన్ యొక్క పరిష్కారం లేదా ఇది ఇక్కడ ఒక కాంప్లీమెంటరీ ఫంక్షన్ అని చెప్పడం జరుగుతుంది ఇది c1cos ax c2sin ax మనకు కాంప్లీమెంటరీ ఫంక్షన్ ఉంది కాబట్టి ఈ సాధారణ పరిష్కారాన్ని కనుగొనటానికి లేదా దీనికి మనకు కాంప్లీమెంటరీ ఫంక్షన్ అవసరం మరియు మనకు ఒక నిర్దిష్ట పరిష్కారం అవసరం కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిష్కారాన్ని కనుగొనడానికి మునుపటి స్లైడ్లో చర్చించిన ఆలోచనను మనం వర్తింపజేస్తాము ఈ విలోమ ఆపరేటర్పై మనకు ఒకటి ఉంది 1D2a2sec ax 12ia1D ia 1Diasec ax 1D ia లేదా 1Dia కోసం ఇక్కడ ఇప్పటికే ఈ సూత్రాన్ని మనకు తెలుసు అనేది ఆలోచన ఇప్పుడు మనం ఇక్కడ గణించాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు మనం మొదటిదాన్ని పరిగణించాలి 1D iasec ax eiaxsec ax e iaxdx eiaxxialn cos ax కాబట్టి అదేవిధంగా ఒకసారి మనం దీనిని లెక్కించాము 1Diasec ax e iaxx ialn cos ax మనం ఇప్పుడు అదే చేస్తాము ఇక్కడ ఇవ్వబడిన ఈ ప్రత్యేకమైన ఇంటెగ్రల్ ని చూస్తే మనం ఇప్పుడు దీని విలువను ప్రత్యామ్నాయం చేయవచ్చు 12ia1D ia 1Diasec ax 12iaeiaxxialn cos ax e iaxx ialn cos ax xasin ax 1a2ln |cos ax | cos ax ఇది ఇక్కడ మొదటిది ఇది మనకు ఇక్కడ లభించిన దాని యొక్క సరళీకరణ మాత్రమే 1a2ln |cos ax | cos ax ఇప్పుడు సాధారణ పరిష్కారం yc1cos ax c2sin ax xasin ax 1a2ln |cos ax | cos ax అని ముందే అంచనా వేసిన కాంప్లీమెంటరీ ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క నిర్దిష్ట పరిష్కారం ఇచ్చిన సజాతీయత లేని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది ఇక్కడ సాధారణ పరిష్కారం మరియు మనం రెండింటినీ జోడించినప్పుడు మనకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం ఇక్కడ ఉంది ఇప్పుడు మనం ఈ X యొక్క కొన్ని ప్రత్యేక రూపాల గురించి చర్చించబోతున్నాం అవి eax cos ax sin కాబట్టి ఆ సందర్భాలలో మనం ఇంతకుముందు చేసినట్లుగా దీనిని అంచనా వేయడానికి బదులుగా ఆ ఇంటెగ్రల్ ఫార్ములా తో మనం ఈ సూత్రాలను కూడా నేరుగా గుర్తుంచుకోగలము మరియు చాలా సందర్భాలలో మనకు కుడి వైపు ఉన్నప్పుడు ఇటువంటి సరళమైన విధులను అంచనా వేయడం చాలా సులభం అవుతుంది కాబట్టి ఈ రోజు దీనిని పొందినప్పుడు మొదట ఉత్పన్నమైన ప్రత్యేక విధి e పవర్ a x మరియు దీనికి మనకు ఈ ఫలితం ఇక్కడ అవసరం ఇది ఇక్కడ స్థిరంగా ఉంటే a ఒక స్థిరాంకం అయితే ఈ fDeaxfaeax అంటే మనం ఈ Deaxaeax వర్తించేటప్పుడు eax పై పనిచేసేటప్పుడు ఈ ఆపరేటర్ యొక్క విలువ fa తప్ప మరేమీ కాదు కాబట్టి D ని a ద్వారా భర్తీ చేస్తారు మరియు మనకు ఈ eax ఉంటుంది ఇది మనం మొదట చూస్తాము ఇది గ్రహించడం చాలా సులభం ఎందుకంటే మనం Deax ఆపరేట్ చేసినప్పుడు మనకు లభించేది ఇది కాబట్టి e పవర్ a x యొక్క ఉత్పన్నం యొక్క వ్యత్యాసం ఉత్పన్నం a x ఇది e పవర్ a x తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ ఉత్పన్నాన్ని ఇక్కడ అన్వయించినప్పుడు మనం ఇక్కడ ఒకసారి గ్రహించినది D దీని స్థానంలో ఉంటుంది అదే విషయం మనం రెండుసార్లు ఇలా చేస్తే ఏమి జరుగుతుందో చూసినపుడు మనకు D2eaxa2eax వస్తుంది మీరు దీన్ని కొనసాగిస్తే సాధారణంగా మనకు ఈ Dneaxaneax లభిస్తుంది కాబట్టి మనకు ఈ ఆపరేటర్ fDeaxfaeax ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం వ్యక్తీకరణలో మనకు ఈ fDeax ఉన్నప్పుడు ఈ D లన్నింటినీ a ద్వారా భర్తీ చేస్తే ఏమి జరుగుతుంది ఈ fD కు బదులుగా మనకు f a లభిస్తుంది మరియు ఈ e పవర్ x ఒక విధంగానే ఉంటుంది కాబట్టి ఈ కుడి చేతి x ప్రత్యేక ఫంక్షన్ eax అయినప్పుడు ఉత్పన్నం కావడానికి ఇప్పుడు ఉపయోగపడే సాధారణ ఫలితం ఇది కాబట్టి మనకు ఇక్కడ ఉన్నది ఏంటంటే fDeaxfaeax దీనితో ఇప్పుడు మనం ఈ ప్రత్యేక రూపం యొక్క మొదటి ఫలితాన్ని పొందవచ్చు మరియు X అనేది eax రూపంలో ఉంటే ఇక్కడ ఒక నిర్దిష్ట సమగ్రతను కనుగొనడానికి నిర్దిష్ట సమగ్రతను అంచనా వేయడానికి సూత్రం ఏమిటి ఇది తక్షణం మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ fDyeax ఉంటుంది

1fDeax1faeax ఇక్కడ f ≠ 0 fa0 అయితే f రకం D ar యొక్క కారకాన్ని కలిగి ఉండాలి అప్పుడు 1D areaxxrr eax మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూస్తాము మొదటిది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ D2 3D2ye3x యొక్క సాధారణ పరిష్కారాన్ని కనుగొనడం కాబట్టి కాంప్లీమెంటరీ ఫంక్షన్ మనం ఇక్కడ సహాయక ఈక్వేషన్ని m2 3m20 అని వ్రాస్తాము కాబట్టి మూలాలు 1 మరియు 2 ఇక్కడ ఈ మూలాలను కలిగి ఉంటే మనం c1exc2e2x అనే కాంప్లీమెంటరీ ఫంక్షన్ ను వ్రాయవచ్చు ఇప్పటికే చర్చించబడిన ఈ ప్రత్యేకమైన సమగ్రతను పొందడం 1D2 3D2e3x మరియు ట్రిక్ ఇక్కడ ఉంది మనం ఈ D ని 3 ద్వారా భర్తీ చేస్తాము కాబట్టి మనకు ఇది ఉంది 132 3×32e3x 12e3x ఇది ఒక నిర్దిష్ట సమగ్రమైనది ఇది ఇక్కడ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కు ఒక నిర్దిష్ట పరిష్కారం మరియు ఈ సజాతీయ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం మనకు ఉంది అంటే ఈ కాంప్లీమెంటరీ ఫంక్షన్ అలాగే మనం రెండింటిని అలా జోడిస్తే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఈ సాధారణ పరిష్కారం మనకు లభిస్తుంది yc1exc2e2x12e3x తరువాతి ప్రాబ్లెమ్ లో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ D3 D2 D1yex యొక్క నిర్దిష్ట పరిష్కారాన్ని మనం చూస్తాము కాబట్టి ప్రత్యేక పరిష్కారం ఉంటుంది 1D3 D2 D1ex 14x2ex ప్రాథమికంగా మన దగ్గర ఉన్నది D2D5y3 కాబట్టి ఇది సరళంగా ఇస్తుంది తరువాతి ప్రాబ్లెమ్ లో ఈ రోజుకు ఇది చివరిది 1D2D53 35 ఇది ఈఈక్వేషన్ యొక్క ప్రత్యేక సమగ్రమైనది ఇది ఈ ఈక్వేషన్ యొక్క ఒక ప్రత్యేక పరిష్కారం ఇప్పుడు మనం ప్రత్యేకమైన సమగ్రతను చూశాము మరియు వాస్తవానికి ఈ సాధారణ సూత్రాన్ని చూశాము ఇది మనకు సత్వరమార్గం పద్ధతి లేనప్పుడు సమగ్రతను కనుగొనటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ప్రత్యేక విధులు x పవర్ e x లాగా చర్చించబడింది కాబట్టి ఇది సమగ్రమైనంత వరకు మనం మూల్యాంకనం చేయగలిగేంతవరకు దీనిని ఉపయోగించవచ్చు మరియు ప్రత్యేక రూపాలను కూడా ఈ రోజు eax గురించి చర్చించాము కాబట్టి నియమం ఏమిటంటే 1fDeax ఈ f fa0 అయితే మనం ఈ D ని a ద్వారా భర్తీ చేయవచ్చు మరియు ఇది 0 అయితే మనకు ఖచ్చితంగా D a కారకం ఉంటుంది మరియు అది కూడా 1D areaxxrr eax గా సులభంగా అంచనా వేయవచ్చు దీనితో ఇప్పుడు ఈ లెక్చర్లను సిద్ధం చేయడానికి ఈ తేడాలు ఉన్నాయి మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు